ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 11 కు తిరిగి స్వాగతం మనము వస్తువుల స్వభావం గురించి చర్చిస్తున్నాము ఒక వస్తువు ఉనికిలో ఉండాలని మనము గుర్తించాము ఇది సంకర్షణ చెందాలి మరియు అది ప్రత్యేకంగా గుర్తించదగినది మరియు అక్కడి నుండి తీసుకోవాలి ప్రతి వస్తువుకు స్థితి ప్రవర్తన మరియు గుర్తింపు ఉంటుందని మనము గుర్తించాము మనము ఇప్పటికే స్థితి గురించి మాట్లాడాము స్టేట్ చార్టుల గురించి మాట్లాడాము ఆస్తి యొక్క కొన్ని భాగాలు ఎలా స్థిరంగా ఉంటాయి మరియు లక్షణాలలో కొంత భాగం డైనమిక్ విలువలను కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఒక వస్తువు యొక్క ప్రవర్తన గురించి చర్చించడానికి వెళ్తాము ఒక వస్తువు యొక్క ప్రవర్తన దాని కార్యకలాపాల సమాహారం కాబట్టి నాకు స్టాక్ ఆబ్జెక్ట్ ఉంది స్టాక్ పైన ఉన్న వస్తువులను గుర్తించడానికి స్టాక్ పైభాగాన్ని గుర్తించడానికి దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు ఎక్కువ ఆసక్తి ఉన్నది దానికి భిన్నమైన కార్యకలాపాలు ఉన్నాయి ఈ కార్యకలాపాలు కలిసి స్టాక్ యొక్క ప్రవర్తనను నిర్వచించాయి కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ 2 ప్రవర్తనలను పరిశీలిస్తే ఈ 2 ఆపరేషన్లు స్టాక్ యొక్క LIFO ప్రవర్తనను నిర్వచించాయి చివరిది మొదటిది ఈ 4 కలిసి ఒక స్టాక్ను నిర్వచిస్తాయి కానీ అదనంగా నేను ప్రవర్తనను విస్తరించడానికి మరొక ఆపరేషన్ను కూడా అందించాను ముద్రణ యొక్క ఈ ఆపరేషన్ ప్రధానంగా డీబగ్గింగ్ కొరకు మరియు దృష్టాంతం కొరకు ఉదాహరణకు నేను స్టాక్ ఆబ్జెక్ట్ను అమలు చేస్తున్న స్టాక్ ఆబ్జెక్ట్ని సృష్టిస్తుంటే నా స్టాక్ ఆపరేషన్లు సరిగ్గా పనిచేస్తుంటే నేను ప్రతి దశలో అర్థం చేసుకోవాలి మరియు ఏ సమయంలోనైనా స్టాక్ స్థితిని ముద్రించడానికి నాకు కొంత సహాయం అవసరం మరియు అందువల్ల ప్రింట్ ఆపరేషన్ను జోడించండి కాబట్టి ప్రవర్తన వీటన్నిటి గురించి ఒక సేకరణగా మాట్లాడుతుంది మరియు శోధన ఈ ప్రవర్తనలో ఒక భాగం కాదని నాకు తెలుసు అందువల్ల నేను స్టాక్లోని ఒక వస్తువును శోధించలేను ఇది ప్రవర్తన యొక్క ప్రాథమిక భావన ఈ సమయంలో నేను మీ దృష్టిని ఆబ్జెక్ట్ బేస్డ్ ఇంటరాక్షన్ మరియు కంప్యూటేషన్ యొక్క క్లయింట్ సర్వర్ మోడల్ వైపు ఆకర్షించాలనుకుంటున్నాను ఇది మనము ఇంతకుముందు పరిచయం చేయబడినది ఏ వస్తువు ఒంటరిగా ఉండలేదనే వాస్తవం ఒంటరిగా ఉన్న వస్తువు గురించి మాట్లాడటానికి ఆసక్తికరమైన అంశం లేదు కాబట్టి వస్తువులు పనిచేస్తాయి మరియు అవి ఇతర వస్తువులపై పనిచేస్తాయి కాబట్టి నాకు ఆబ్జెక్ట్ o1 ఉంటే నాకు ఆబ్జెక్ట్ o2 ఉంది కాబట్టి o1 o2 పై పనిచేస్తుంది కాబట్టి మీరు పని చేస్తారు లేదా మీరు ఇతర వస్తువులపై పనిచేస్తారు ఇది మనము చూసినది ప్రాథమిక క్లయింట్ సర్వర్ మోడల్కు దారితీస్తుంది ప్రవర్తన అనేది వస్తువు అందించిన సేవల కార్యకలాపాల సమితి సేవలను అభ్యర్థించడం కేవలం పరిభాష యొక్క వైవిధ్యం సందేశాలను పంపడం లేదా కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా సేవలు అభ్యర్థించబడతాయి మరియు సారాంశంలో క్లయింట్ సర్వర్ వీక్షణ క్లయింట్లు సేవల కోసం అభ్యర్థిస్తారు సర్వర్లు సహజంగానే సేవలను అందిస్తాయి సేవ కోసం క్లయింట్ అభ్యర్థన సర్వర్ సేవను అందిస్తుంది మరియు క్లయింట్ మరియు సర్వర్ మధ్య అంగీకరించబడిన ప్రోటోకాల్ ప్రకారం ఒప్పందం ప్రకారం చేయవలసిన సందేశం కాబట్టి ఈ సందేశాలు లేదా కార్యకలాపాల సమితి ప్రాథమికంగా ఒక వస్తువు యొక్క ప్రవర్తనను నిర్వచిస్తుంది ఇప్పుడు వస్తువులు దాని ప్రవర్తనలో వివిధ రకాల కార్యకలాపాలను కలిగి ఉంటాయి మోడలింగ్ వ్యవస్థలలో వస్తువులను రూపకల్పన చేయడంలో వేర్వేరు వ్యక్తుల యొక్క అనేక సంవత్సరాల అనుభవం ఒక వస్తువు కోసం సాధారణంగా జరిగే 5 ప్రాథమిక రకాల సాధారణ కార్యకలాపాలు ఉన్నాయని పరిశీలనలో ఉంచారు కాబట్టి మనం వస్తువును ఎందుకు రూపకల్పన చేస్తున్నాము మొత్తం ప్రవర్తన సమితికి మనం ఎలాంటి ఆపరేషన్ చేర్చుతున్నామో అర్థం చేసుకోవడం మంచిది కాబట్టి ఈ ప్రవర్తనలలో మొదటిది అన్ని సవరణలు మాడిఫైయర్ అనేది వస్తువు యొక్క స్థితిని మార్చే ఒక ఆపరేషన్ ఇప్పుడు వస్తువు యొక్క స్థితి ఏమిటో మనకు తెలుస్తుంది కాబట్టి నేను స్టాక్ గురించి మాట్లాడితే అప్పుడు పుష్ ఒక మాడిఫైయర్ ఎందుకంటే మీరు నెట్టివేస్తే ఏమి జరుగుతుందో పుష్ సహజంగానే ఒక కొత్త అంశం స్టోర్లోకి వస్తుంది మరియు మార్కర్ అగ్ర స్థానానికి వెళ్తుంది స్థితిలో ఉన్న ఈ రెండు లక్షణాలు వాటి విలువలను మారుస్తాయి కాబట్టి స్టాక్ ఆబ్జెక్ట్ యొక్క స్థితి మారుతుంది అదేవిధంగా నేను మళ్ళీ పాప్ చేస్తే తొలగింపు స్టోర్ యొక్క భౌతిక తిరిగి వ్రాయబడదని నేను భావించినప్పటికీ కొంత విలువ తొలగించబడుతుంది ఖచ్చితంగా మార్కర్ అగ్ర స్థానం మారిందని గుర్తించడానికి కదలాలి కాబట్టి వస్తువు యొక్క స్థితి మారుతుంది కాబట్టి ఇవి మాడిఫైయర్ రకమైన ఆపరేషన్లు అప్పుడు నేను సెలెక్టర్ రకమైన కార్యకలాపాలను కలిగి ఉంటాను దీనిలో రాష్ట్రాన్ని యాక్సెస్ చేస్తుంది కాని దానిని మార్చదు నేను ఎగువ మూలకాన్ని తనిఖీ చేసినప్పుడు లేదా స్టాక్ ఖాళీగా ఉందో లేదో నేను తనిఖీ చేసినప్పుడు మార్కర్ యొక్క దుకాణాన్ని మార్చడం లేదు కానీ వాటి విలువల ఆధారంగా ఏదో తనిఖీ చేస్తున్నాను మూడవ క్లాస్ కార్యకలాపాలను ఇటరేటర్స్ అని పిలుస్తారు మరియు ఇవి చాలా శక్తివంతమైన రకమైన ఆపరేషన్లు ఇవి ప్రాథమికంగా ఒక వస్తువు యొక్క అన్ని భాగాలపైకి వెళ్లి ఏదో చేస్తాయి యాక్సెస్ చేస్తాయి బాగా ప్రవర్తించే పద్ధతిలో బాగా నిర్వచించిన పద్ధతిలో చేస్తాయి కాబట్టి మీరు స్టాక్ ఆబ్జెక్ట్లోని ప్రింట్ ఫంక్షన్ను పరిశీలిస్తే అది ఇటరేటర్ అని మనము కనుగొంటాము ఎందుకంటే అది ఏమి చేస్తుంది ఇది మళ్ళిస్తుంది స్టాక్ కలిగి ఉన్న స్టోర్ యొక్క ప్రతి మూలకంపైకి వెళ్లి దాన్ని అవుట్పుట్తో ప్రింట్ చేస్తుంది కాబట్టి వ్యవస్థీకృత పద్ధతిలో వస్తువు యొక్క వివిధ భాగాలపైకి వెళ్ళడానికి వివిధ రకాల ప్రింట్లు మరియు వివిధ రకాల మార్గాలు సాధారణ ఇటరేటర్ క్లాస్ ఆపరేషన్స్ యొక్క ప్రవర్తన కాబట్టి ఇవి ప్రాథమికంగా ఒక వస్తువు యొక్క కార్యాచరణ నుండి వచ్చేవి ఖచ్చితంగా వీటికి అదనంగా ఏమి ఉండాలి లేదా వాస్తవానికి వస్తువును సృష్టించే కన్స్ట్రక్టర్ ఆపరేషన్ మరియు ఒక వస్తువు తనను తాను నాశనం చేస్తుంది కాబట్టి నేను స్పష్టంగా చూపించనప్పటికీ స్టాక్ను సృష్టించడానికి ఒక కన్స్ట్రక్టర్ అవసరం మరియు దానికి డిస్ట్రక్టర్ అవసరం తద్వారా స్టాక్ యొక్క పని ముగిసినప్పుడు అది తనను తాను నాశనం చేస్తుంది కాబట్టి మీరు వస్తువులను రూపకల్పన చేసినప్పుడు మరియు దాని ప్రవర్తనను మీరు నిర్వచించినప్పుడల్లా మీ ఆపరేషన్ ఏ వర్గంలోకి వస్తుంది అనే దానిపై స్పష్టంగా ఉండటానికి ప్రయత్నించండి సాధారణంగా చాలా క్లిష్టమైన ఆపరేషన్లను వ్రాయకపోవడం మంచి పద్ధతి అదే కార్యకలాపాలలో ఈ కార్యకలాపాలను బహుళ చేయగలదు ఇది సవరించుకుంటుంది అలాగే మళ్ళిస్తుంది మరియు ఇది నిర్మాణం చేస్తున్నప్పుడు కాబట్టి డిజైన్ యొక్క సౌలభ్యం మరియు స్పష్టత కోసం ఈ రకమైన సంక్లిష్ట కార్యకలాపాలను నివారించడం మంచిది కాబట్టి ఇది ప్రధానంగా మీ స్వీయ అధ్యయనం కోసం మరొక ఉదాహరణ నేను ఒక వస్తువును lms ఉదాహరణ నుండి తీసుకున్నాను ఒక ఉద్యోగి మరియు నేను ఆ ఉద్యోగి కోసం మీరు కలిగి ఉన్న కొన్ని రకాల ఆపరేషన్లలో ఎలా చేయాలో చూపించాను కార్యకలాపాలు మాడిఫైయర్ సెలెక్టర్ కావడం ఇటెరేటర్ కావడం లేదా కన్స్ట్రక్టర్ కావడం లేదా డిస్ట్రక్టర్ కావడం ప్రకారం వర్గీకరించబడతాయి కన్స్ట్రక్టర్ ఇక్కడ ఉన్నారని మనం చూడవచ్చు డిస్ట్రక్టర్ ఇక్కడ ఉంది మరియు మొదలైనవి మాకు ప్రవర్తన యొక్క పాత్రలు మరియు బాధ్యతలు ఉన్నాయి చాలా సరళంగా లేని వస్తువు ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో కార్యకలాపాలను కలిగి ఉంటుంది మరియు తరచూ ఈ కార్యకలాపాలు సమూహంగా ఉంటాయి నేను ఇలాంటి ఆపరేషన్లను ఒకదానితో ఒకటి అనుసంధానించగలను కాబట్టి మొత్తం ప్రవర్తనలో నేను వారి పరస్పర ఆధారపడటం ప్రకారం కార్యకలాపాలను వారి అర్థపరమైన సామాన్యత ప్రకారం సమూహపరిస్తే ప్రవర్తనలో భాగంగా వస్తువు పోషించే విభిన్న పాత్రలను నేను పొందుతాను మరియు ఈ 2 విభిన్నమైన పాత్రలు అతివ్యాప్తి చెందే అవకాశం ఉంది పాత్రలకు సాధారణమైన కొన్ని విషయాలు ఉండవచ్చు కాబట్టి మా సెలవు నిర్వహణ వ్యవస్థలో ఉద్యోగులు చేసే విభిన్న కార్యకలాపాలను పరిశీలిస్తే కొంతమంది ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పాత్రను నిర్వహిస్తున్నారని మనము చూశాము వారి ప్రధాన పని ఏమిటంటే ప్రధానంగా సంస్థ కోసం పనిచేయడం కాని కొంతమంది ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులు ఖచ్చితంగా ఇతర ఉద్యోగులు కార్యనిర్వాహకుల రిపోర్టింగ్ తీసుకొని వారికి మార్గనిర్దేశం చేసి నాయకత్వాన్ని అందిస్తారు కాబట్టి ఎగ్జిక్యూటివ్గా పనిచేసే వారికి నాయకత్వ పాత్ర ఉండదు లీడ్ లేదా మేనేజర్ అయిన ఎల్ఎమ్ఎస్ స్పెసిఫికేషన్ వాస్తవానికి ఇతరులకు సెలవును ఆమోదించగలదు ఆమోదించిన సెలవును ఉపసంహరించుకోవచ్చు అనువర్తిత సెలవును చింతిస్తున్నాము మరియు మొదలైనవి కాబట్టి వారికి మరో పాత్ర ఉంది ఇది నేను ఇక్కడ పిలుస్తున్నది ఆమోద పాత్ర అప్పుడు నిర్వాహకులు నిర్వహణ పాత్రలు కలిగిన కొంతమంది ఉద్యోగులు ఉదాహరణకు వారు ఒక ఉద్యోగికి ఎంత సెలవు పొందాలో నిర్ణయించుకోవచ్చు మరియు మొదలగునవి కాబట్టి ఇది పాత్రలు మరియు ప్రవర్తన కలిగి ఉన్న సందర్భం ఒక వస్తువు యొక్క ప్రవర్తన కలిగి ఉన్న విభిన్న పాత్రల గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉంటే అది సాధారణంగా క్లీనర్ డిజైన్గా మారుతుంది మరియు ప్రతి పాత్ర అప్పుడు బాధ్యతలు లేదా నిర్దిష్ట పాత్ర నిర్వర్తించే కార్యకలాపాల సమితితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది మీ స్వీయ అవగాహన కోసం మళ్ళీ ఇవి 3 వస్తువులు lms వ్యవస్థ నుండి చూపించబడ్డాయి మరియు ఎడమవైపు ఎగ్జిక్యూటివ్ కోసం నేను హోదా అనే ఆస్తిని ప్రవేశపెట్టాను కాబట్టి ఎడమవైపు చాలా ఎగ్జిక్యూటివ్ కోసం తదుపరిది లీడ్ కోసం తదుపరిది ఒక తొట్టి కోసం మరియు ఈ వస్తువులు వారు పోషించే పాత్రలు ఏమిటో ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు మనము కార్యకలాపాలను పరిశీలిస్తే ఎగ్జిక్యూటివ్ యొక్క ఈ పాత్ర అతని లేదా ఆమె సొంత హాజరును రికార్డ్ చేయడం సెలవు కోసం దరఖాస్తు చేయడం సెలవును రద్దు చేయడం ఆమోదించబడిన సెలవును పొందడం మరియు మొదలైన వాటికి కారణమని మనము కనుగొంటాము కాబట్టి ఎగ్జిక్యూటివ్ పాత్ర ఉంటే అప్పుడు ఇవి పాత్రలు ఇవి బాధ్యతలు ఇప్పుడు మనము ఒక ఉద్యోగి వస్తువును పరిశీలిస్తే ఆ ఉద్యోగికి కార్యనిర్వాహక పాత్ర మరియు అనుబంధ బాధ్యతలు ఉన్నాయి అయితే ఉద్యోగికి నాయకత్వం మరియు ఆమోదం మరియు సెలవును ఆమోదించడం సెలవును ఉపసంహరించుకోవడం రిపోర్టింగ్ తీసుకోవడం వంటి ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి మనము మేనేజర్ను పరిశీలిస్తే మాకు ఇంకా ఒక పాత్ర మరియు ఆ పాత్రకు సంబంధించిన బాధ్యత ఉంటుంది కాబట్టి మన ఉద్యోగుల వస్తువులన్నింటికీ భిన్నమైన వస్తువులు ఇక్కడ చూడగలిగినట్లుగా వారి ప్రవర్తనకు వేర్వేరు పాత్రలు ఉన్నాయి మరియు ఈ సందర్భంలో పాత్రలు అతివ్యాప్తి చెందుతాయి ఉదాహరణకు ఒక ప్రధాన ఉద్యోగి వాస్తవానికి 2 పాత్రలు కార్యనిర్వాహక పాత్ర మరియు నాయకత్వం మరియు ఆమోదం యొక్క సామూహిక పాత్ర మేనేజర్ అన్ని 4 పాత్రలను నిర్వహిస్తాడు మరియు తదనుగుణంగా వారు నిర్వహించడానికి అతివ్యాప్తి బాధ్యతలను కలిగి ఉంటారు కాబట్టి ఇది సాధారణంగా మీరు నిర్వచించాల్సిన అవసరం లేదు లేదా ప్రవర్తన యొక్క విభిన్న పాత్రలు మరియు సంబంధిత బాధ్యత ఏమిటో మీరు గుర్తించవలసి ఉంటుంది కానీ అది మారినప్పుడు ఇది సాధారణంగా మీకు మంచి డిజైన్ ఇస్తుంది మీరు నిర్వచించిన వస్తువు యొక్క ప్రవర్తనలో విభిన్న పాత్రల పరంగా స్పష్టంగా ఉంటాయి మరియు మీరు కార్యకలాపాలను వేర్వేరు పాత్రల బాధ్యతలుగా అనుబంధించగలుగుతారు కాబట్టి ఒక వస్తువు యొక్క ప్రవర్తనను సంగ్రహంగా చెప్పాలంటే ఒక వస్తువు ఎలా పనిచేస్తుంది మరియు ప్రతిస్పందిస్తుంది చట్టం అంటే ముందుగానే రియాక్ట్ అంటే రాష్ట్ర మార్పులు మరియు మెసేజ్ పాసింగ్ పరంగా మరొకరు చేసిన దానికి ప్రతిస్పందనగా కాబట్టి స్థితి సహజంగా మారితే వస్తువు ఉంటుంది మరియు సందేశం అందుకున్నట్లయితే వస్తువు ప్రతిస్పందిస్తుంది ఒక వస్తువు యొక్క స్థితి ఏ సమయంలోనైనా దాని ప్రవర్తన యొక్క సంచిత ఫలితాన్ని సూచిస్తుంది ఈ కార్యకలాపాలన్నీ ఏ సమయంలోనైనా జరిగాయి ముఖ్యంగా మనం చూసినట్లుగా మనం ఏ విధమైన మాడిఫైయర్ ఆపరేషన్ అయితే స్థితి మారుతూనే ఉంటుంది మరియు అది ప్రవర్తన యొక్క ఫలితం మనం చూడవచ్చు తరువాత మనము స్థితి మరియు ప్రవర్తన యొక్క 2 అంశాల గురించి మాట్లాడాము తదుపరి వస్తువు యొక్క గుర్తింపు గురించి మాట్లాడుదాం ప్రతి వస్తువును ప్రత్యేకంగా గుర్తించగలమని మనము చెప్పడం ప్రారంభించినప్పుడు ఒక వస్తువు యొక్క గుర్తింపు కాబట్టి ఇది చాలా సరళమైన విషయం ఒక వస్తువు యొక్క గుర్తింపు అనేది ఒక వస్తువు యొక్క ఆస్తి ఇది అన్ని ఇతర వస్తువుల నుండి వేరు చేస్తుంది కాబట్టి వస్తువులు ఉనికిలో ఉండటానికి మరియు ప్రవర్తించటానికి ఇది చాలా క్లిష్టమైన విషయం గుర్తింపు లేకుండా మనము వ్యవస్థలో వాస్తవానికి ఎటువంటి తార్కికం చేయలేము ఇప్పుడు నేను గుర్తింపును ఎలా ఉంచగలను ఒక వస్తువు ఆ గుర్తింపును ఎలా పొందుతుంది అది స్థూలంగా ఉండవచ్చు గుర్తింపు గురించి ఆలోచించగలిగే స్థూలంగా 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి 1 అంటే వస్తువులు స్థితితో వేరు చేయబడతాయి అవి వస్తువు యొక్క స్థితిని నాకు తెలిస్తే అది ఏ వస్తువు అని నాకు తెలుసు నేను ఎలా చేయగలను అలా చేయడం చాలా కష్టం వస్తువు కనీసం ఒక ప్రత్యేకమైన ఆస్తిని కలిగి ఉంటే నేను అలా చేయగలను నా దగ్గర కొన్ని రిలేషనల్ రకమైన డేటాబేస్ వ్యవస్థల గురించి తెలిసిన వారు ఈ ప్రత్యేకమైన ఆస్తిని ఒక కీగా గుర్తిస్తారు ఇప్పుడు అది ఒకే ఆస్తి కావచ్చు ఇది లక్షణాల సమాహారం కావచ్చు ఇక్కడ ప్రత్యేకత అంటే ఒక ఆస్తి ప్రత్యేకమైనది లేదా ఏదైనా 2 వస్తువుల కోసం ఒక నిర్దిష్ట ఆస్తి ఎల్లప్పుడూ వేర్వేరు విలువలను తీసుకుంటుంటే నేను కలిగి ఉండవచ్చు కాబట్టి సెలవు నిర్వహణ వ్యవస్థలోని ఉద్యోగులకు ఉద్యోగి వస్తువు ఒక ఉద్యోగి ఐడిని కలిగి ఉందని పరిగణించండి అదే ఐడితో 2 ఉద్యోగుల వస్తువులు ఉండకూడదు కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన ఆస్తి మరియు వస్తువు యొక్క స్థితి ద్వారా ఏమి జరిగినా సరే పేరు చేరిన తేదీ మరియు విధుల్లో ఉన్న ఉద్యోగులు మరియు వంటి వివిధ లక్షణాలను కలిగి ఉన్న వస్తువు కూడా eid కలిగి ఉంటుంది మరియు మనము eid భాగం ద్వారా ఉద్యోగి వస్తువును వేరు చేయగలుగుతాము కాబట్టి వస్తువులను వేరు చేయడానికి ఇది ఒక మార్గం కాని మీరు సంక్లిష్టమైన వస్తువుల గురించి మాట్లాడుతుంటే సంక్లిష్ట వస్తువులను వాటి స్థితి ద్వారా లేదా re మరియు im విలువ ద్వారా వేరు చేయడం సాధ్యం కాకపోవచ్చు నేను 2 సంక్లిష్ట వస్తువులను కలిగి ఉంటాను ఒకే నిజమైన భాగం మరియు అదే ఇమాజినరీ భాగాన్ని కలిగి ఉంటాయి మరియు అవి కేవలం 2 వేర్వేరు వస్తువులు కాబట్టి అలా అయితే అన్ని వస్తువులకు ప్రత్యేకమైన విలక్షణమైన ఆస్తి ఉండవలసిన అవసరం లేదు కాబట్టి వ్యవస్థ ద్వారా ఒక వస్తువుపై వివరించబడిన గుర్తింపు ద్వారా వస్తువులను వేరు చేయవచ్చు ఒక వ్యవస్థ ఒక వస్తువును వేరు చేయడం లేదా గుర్తించడం లేదా ఒక ప్రత్యేకమైన ఆస్తి రకం ఆధారంగా ఒక వస్తువు కోసం గుర్తింపును సెటప్ చేయడం వంటివి నేను వస్తువును తెరుస్తాను స్థితిని పరిశీలించి ఇది వస్తువు అని చెప్పండి స్టాక్లో ఈ వస్తువులను నిర్వహించే వ్యవస్థ ఆ వస్తువు పైన ఒక ఐడిని ఉంచగలదు మరియు ఇది చాలా ప్రోగ్రామింగ్ సిస్టమ్స్లో సాధారణంగా జరుగుతుంది ఉదాహరణకు ఫ్రేమ్వర్క్ ఆధారంగా పనిచేసే ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ నేను మాట్లాడినట్లు మీకు గుర్తు చేస్తాను ప్రోగ్రామింగ్ భాషల పరిణామంలో ఇటీవలి ప్రోగ్రామింగ్ సిస్టమ్స్లో అన్ని ప్రధాన భాగం ఫ్రేమ్వర్క్పై ఆధారపడి ఉందని మనము మాట్లాడాము అయితే జావా కోసం జెవిఎం లేదా సి షార్ప్ కోసం డాట్ నెట్ వంటి రన్టైమ్ నడుస్తుంది అమలు సమయంలో ఉన్న వస్తువులు కాబట్టి ప్రోగ్రామింగ్ సిస్టమ్తో వెళ్లే ఫ్రేమ్వర్క్ ఉంటే అప్పుడు ఫ్రేమ్వర్క్ వస్తువుకు ఒక ఐడిని అటాచ్ చేయవచ్చా కాబట్టి ఆబ్జెక్ట్ లోపలి స్థితిలో ఉన్నదాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు కానీ అది విడిగా జతచేసే ఐడి ఆధారంగా మీరు ఒక వస్తువు యొక్క గుర్తింపు ఏమిటో గుర్తించవచ్చు కాని హెక్ లేదా ప్రోగ్రామింగ్ సిస్టమ్ లేదా ప్రోగ్రామింగ్ భాషలు లేని వ్యవస్థలు ప్రత్యేక రన్టైమ్ సిస్టమ్ను ఉపయోగించని ఫ్రేమ్వర్క్ను ఉపయోగించని వారు దీన్ని చేయలేరు కాబట్టి వారికి ఇది సాధారణంగా వస్తువు యొక్క చిరునామా వదులుగా ఇస్తుంది లేదా ఐడికి మారుపేరుగా పనిచేస్తుంది కాబట్టి ఈ వస్తువు ఉన్నచోట దాని గుర్తింపు ఏమిటి అని మీరు అంటున్నారు ఇప్పుడు ఈ రకమైన గుర్తింపుతో పనిచేయడం కొంత కష్టం ఎందుకంటే వస్తువును ఎలాగైనా మార్చకుండా నేను ఒక మెమరీ చిరునామా నుండి మరొకదానికి మార్చినట్లయితే మీరు అర్థం చేసుకుంటారు అప్పుడు నేను వస్తువు యొక్క గుర్తింపును ప్రభావితం చేస్తాను కాబట్టి మీరు కలిగి ఉంటారు వస్తువు యొక్క గుర్తింపుతో వ్యవహరించే విషయంలో ఆ వ్యవస్థలలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దీని గురించి కొంచెం ఎక్కువగా చూద్దాం ఒక సాధారణ ఉదాహరణను పరిశీలిద్దాం ఈ మొత్తం ఉదాహరణ OOAD పుస్తకంలోని పుస్తకంలో బాగా అభివృద్ధి చెందింది కనుక ఇది అక్కడి నుండి తీసుకోబడింది ఇది ప్రదర్శన అంశం గురించి మాట్లాడుతుంది ఒక సాధారణ సంగ్రహణ gui సెంట్రిక్ సిస్టమ్ కాబట్టి ఆలోచన మీకు ఒక రకమైన కాన్వాస్ ఉంది మీకు రకమైన కాన్వాస్ gui కాన్వాస్ ఉంది మరియు మీకు ఆ కాన్వాస్పై వేర్వేరు వస్తువులు ఉన్నాయి మరియు కాన్వాస్లో అవి ఎక్కడ సంభవిస్తాయో ఆ ప్రదర్శన వస్తువు యొక్క కేంద్రం యొక్క విలువలు x మరియు y కోఆర్డినేట్ల ద్వారా నిర్వచించబడుతుంది ఇక్కడ ఈ సందర్భంలో ఇది 4 వేర్వేరు 4 వస్తువులను చూపిస్తుంది ఇది ఐటమ్ 1 1 డిస్ప్లే ఐటమ్ 1 డిస్ప్లే ఆబ్జెక్ట్ మరియు ఐటమ్ 2 3 మరియు 4 ఐటమ్స్ ప్రదర్శించడానికి పాయింటర్లు ఆ ఐటెమ్ 2 లో ఈ ప్రత్యేకమైన డిస్ప్లే ఐటెమ్కు పేరు పెట్టబడలేదు కాని మీరు దానిని పాయింటర్ ద్వారా గుర్తించవచ్చు ఐటెమ్ 3 పాయింట్స్ మరొకదానికి మరియు ఐటమ్ 4 ఒక రకమైన డాంగ్లింగ్ రిఫరెన్స్ ఇది ప్రస్తుతం ఏ డిస్ప్లే ఐటెమ్కు సూచించదు కాబట్టి ఈ సందర్భంలో మనకు వేర్వేరు ఐడెంటిటీలు ఉన్నాయని మీరు చూడవచ్చు కొన్ని వస్తువు ద్వారా ప్రత్యక్షంగా ఐడెంటిటీ లేకపోతే కొన్ని వస్తువు 1 గా లేదా పరోక్షంగా పాయింటర్కు నిర్వహించబడతాయి కొన్ని కార్యకలాపాలు దీనితో ప్రారంభమైనప్పుడు ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ప్రతి వస్తువు జీవితకాలంలో సంరక్షించబడే ప్రత్యేకమైన ఆస్తి దాని స్థితి మారుతున్నప్పుడు కూడా గుర్తింపు కాబట్టి ఆ gui డిస్ప్లే సిస్టమ్లోని కాన్వాస్పై చెప్పండి ఐటమ్ 1 తరలించబడిందని అనుకుందాం ఐటమ్ 1 అంతకు ముందే 0 0 లో ఉంది మరియు ఇప్పుడు అది 7 5 7 5 75 75 స్థానానికి తరలించబడింది మీరు దాన్ని ఎలా తరలించారు మనము ఐటమ్ 2 ను ఈ పేరులేని వస్తువు యొక్క స్థానాన్ని పొందాము మరియు మనము ఐటెమ్ 1 ను కూడా అదే స్థానానికి తరలించాము ఇప్పుడు మనము ఐటమ్ 3 మరియు ఐటమ్ 4 ఐటమ్ 4 ను మీకు గుర్తుందా అని అనుకుందాం ఐటమ్ 4 అంతకుముందు శూన్యంగా సూచించబడుతోంది అది ఎక్కడా సూచించలేదు ఇప్పుడు మనం 3 మరియు 4 లతో సమానం చేసాము కాబట్టి రెండూ ఒకే వస్తువును సూచిస్తాయి 2 ప్రాథమికంగా 2 వేర్వేరు సూచనలు కానీ అదే వస్తువు మరియు ఐటెమ్ 4 ను ఉపయోగించి మనము నిజంగా x కోఆర్డినేట్ను సవరించాము అది మనము నిజంగా ఆ వస్తువును తరలించాము కాబట్టి మీరు దానిని ఐటెమ్ 3 ద్వారా యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే మనము దానిని క్రొత్త ప్రదేశంలో పొందుతాము కాబట్టి ఐటెమ్ 1 మరియు ఐటెమ్ 2 ఒకే స్థితిని కలిగి ఉన్నాయని మనం చూడవచ్చు రెండూ ఒకే 75 75 స్థానాల్లో ఉన్నాయి కానీ అవి తప్పనిసరిగా విభిన్నమైన వస్తువును సూచిస్తాయి ఇది ఒక స్థితి వాస్తవానికి నిర్వచించని గుర్తింపు యొక్క క్రూసెస్ ఇక్కడ గుర్తింపు ఎక్కడ నుండి వస్తుంది ఇక్కడ ఉన్న ఐటెమ్ ఐటెమ్ 1 ఆబ్జెక్ట్ మీద వ్రాయబడిన ఐడెంటిటీ నుండి వస్తోంది మరియు దీనిని కలిగి ఉన్న పాయింటర్ యొక్క ఐడెంటిటీ ఈ గుర్తుతెలియని వస్తువును కలిగి ఉన్న వస్తువు అని పేరు పెట్టబడింది మనం మరింత ముందుకు వెళ్దాం మనం సవరించినట్లయితే ఏమి చూద్దాం కాబట్టి మనం ఈ ప్రశ్నను అడుగుతున్నాము ఐటెమ్ 2 పాయింట్ యొక్క విలువను ఐటెమ్ 1 కు సూచించడానికి మనం సవరించినట్లయితే అంతకుముందు ఇది ఇక్కడ సూచించబడుతోంది మనము మారుస్తాము మరియు దానిని ఐటెమ్ 1 కు సూచించాము కాబట్టి ఇప్పుడు ఐటమ్ 1 మరియు ఐటమ్ 2 ఏమి జరుగుతుందో ప్రాథమికంగా ఈ రెండూ వాస్తవానికి ఒకే వస్తువు 2 ఐడెంటిటీలను సూచిస్తాయి కాని వాస్తవానికి అవి ఒకే వస్తువు అని అర్ధం మరియు చెత్త భాగం ఈ ప్రత్యేక వస్తువు దాని గుర్తింపును కోల్పోయిందా దీనికి పేరు పెట్టలేదు ఎక్కడా నియమించబడలేదు ఈ వస్తువు యొక్క ఈ చిరునామాను కలిగి ఉన్న పాయింటర్ ద్వారా ఇది గుర్తించబడింది ఇప్పుడు అది ఈ వైపు కదిలింది పాయింటర్ ముందుకు సాగింది మరియు అందువల్ల ఇది ఒక రకంగా మారింది దాని గుర్తింపును కోల్పోయింది మరియు అందువల్ల దాన్ని యాక్సెస్ చేయలేము ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దీన్ని నిర్వహించలేము కాబట్టి ఒక వస్తువు యొక్క గుర్తింపు మాత్రమే కాదని మీరు చూడగలిగినప్పుడు ఇది సంగ్రహణ అర్థంలో కీలకం ఎందుకంటే వస్తువులకు గుర్తింపులు లేకుంటే అవి ఒకదానితో ఒకటి ఎలా సంకర్షణ చెందుతాయి ప్రవర్తనకు అవసరమైన వారు ఎలా వ్యవహరిస్తారు మరియు ప్రతిస్పందిస్తారు కాని వారి గుర్తింపు ఎల్లప్పుడూ అక్కడ ఉన్న స్థితి నుండి లేదా ఖచ్చితంగా వారు ప్రదర్శించే ప్రవర్తన నుండి ఉత్పన్నం కాదని మనము గమనించాము కాని గుర్తింపు మీరు ఏదో ఒకవిధంగా ఉండాల్సిన వస్తువుకు మూడవ కోణం వస్తువులను మరియు ఒకే స్థితిని కలిగి ఉన్న 2 వస్తువులను వేరు చేయగల సామర్థ్యం ఇంకా భిన్నమైన ఐడెంటిటీలను కలిగి ఉంటుంది మరియు తరువాత దాని గుర్తింపును కోల్పోయిన వస్తువు వ్యవస్థ కోసం పోతుంది మరియు రూపకల్పనలో గుర్తింపు యొక్క ఈ అన్ని అంశాలు పుట్టవలసి ఉంటుంది ఇప్పుడు మనం తుది నిర్ణయానికి వచ్చాము కాబట్టి ఇది OOAD పుస్తకం నుండి ఈ మంచి రకమైన కార్టూన్తో ముగించాలనుకుంటున్నాను ఇది ఒక స్థితి మరియు ప్రవర్తన ఏమిటి అని చెబుతుంది స్థితి ప్రాథమికంగా ఈ గ్రేడ్ 1 రకమైన హ్యాండిల్ ఈ ఉక్కు తల మరియు విలువల యొక్క లక్షణాలు సుత్తి యొక్క స్థితిని నిర్వచించే లక్షణాలు ఇది ఖచ్చితంగా సుత్తి యొక్క ప్రవర్తన గోరులో సుత్తి వేయడం మరియు గుర్తింపు ఇది ఇది నా సుత్తి ఇది వేర్వేరు సుత్తుల కొలను మధ్య నిలుస్తుంది సింబాలిక్ రేఖాచిత్రం ప్రాతినిధ్యం కానీ చాలా స్పష్టంగా ఒక వస్తువు యొక్క స్వభావం యొక్క ప్రధాన బిందువును అనుకుంటుంది మాడ్యూల్పై సంగ్రహంగా చెప్పాలంటే ఒక వస్తువుకు స్థితి ప్రవర్తన మరియు గుర్తింపు ఉందని మనము చూశాము ఒక స్థితి దాని లక్షణాల విలువల ద్వారా నిర్వచించబడుతుంది మరియు స్టాటిక్ ఆస్తి మరియు డైనమిక్ విలువలను కలిగి ఉన్న ఆస్తి పరంగా మనము వేర్వేరు వైవిధ్యాలను చూశాము ప్రవర్తన యొక్క సేకరణ ద్వారా నిర్వచించబడుతుంది కార్యకలాపాలు ప్రవర్తనలో చేర్చవలసిన విభిన్న సాధారణ కార్యకలాపాలు ఏమిటో మనము చూశాము మరియు ప్రతి పాత్రకు తప్పనిసరిగా అనుబంధిత కార్యకలాపాల బాధ్యతలను నిర్ణయించడానికి ప్రవర్తన యొక్క పాత్ర మరియు నియమాలను ఎలా సరిగ్గా గుర్తించాలో కూడా మనము మాట్లాడాము చివరకు గుర్తింపు ఒక విశిష్టతను అందిస్తుంది అని మనము చూశాము మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విశిష్ట లక్షణాలు ఉంటే అది ఒక వస్తువుకు స్వాభావికంగా ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో కానీ అలాంటి కీలక లక్షణాలు లేనప్పుడు ఒక వస్తువు అందించిన గుర్తింపును కలిగి ఉండవలసి ఉంటుంది మొత్తం ఆబ్జెక్ట్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్కు మద్దతు ఇచ్చే డైనమిక్ ఫ్రేమ్వర్క్ ద్వారా లేదా ఆబ్జెక్ట్ యొక్క స్థానం లేదా ఆబ్జెక్ట్ యొక్క చిరునామా ద్వారా మరియు మనం ఇప్పటికే చూపించిన వాటి యొక్క పరంగా సంభావ్య నష్టాలు ఉన్నాయి చివరకు వస్తువులు భౌతిక ప్రపంచంలో లేదా కంప్యూటర్ మెమరీలో స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు ఒక వస్తువు ఉనికిలో ఉండాలి సంకర్షణ చెందాలి మరియు ప్రత్యేకంగా గుర్తించబడాలి అని గుర్తుంచుకోవడం చాలా క్లిష్టమైనది